స్వాగతం కాబట్టి చివరి ఉపన్యాసం లేదా సిరీస్ చిన్న ఉపన్యాసంలో మనం వివిక్త భాగాలు గురించి చూశాము మరియు మనం బ్రెడ్బోర్డ్ గురించి చూశాము సరియైనదా ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం మనం వేర్వేరు భాగాల విలువలను కొలవడంపై దృష్టి పెడుతున్నాము కాబట్టి టీచింగ్ అసిస్టెంట్ సీతారామ్ గుప్తాను పరిచయం చేద్దాం తను ఆ భాగాలను ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాడు మరియు అతను పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు పరికరాలు ఎలా పనిచేస్తాయో నేను మీకు చెప్తాను కాబట్టి మనం నిరోధకంను కొలవడంతో ప్రారంభిస్తాము కాబట్టి మనం చివరి తరగతిలో నిరోధకం చూసాము ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకున్న నిరోధకం విలువ ఏమిటి ఇది నా చేతిలో నిరోధకం ని నేను చూడగలిగితే ఇప్పుడు ఈ నిరోధకం యొక్క విలువ ఏమిటి కాబట్టి దాని కోసం నేను సీతారామ్కు ఇస్తాను మరియు అతను నిరోధకంను కొలుస్తాడు మరియు మీరు ఈ ప్రత్యేకమైన మల్టీమీటర్పై దృష్టి పెట్టగలరా అతను నిరోధకంను ఎలా కొలుస్తున్నాడు కాబట్టి అతను చేస్తున్న మొదటి పనిని మీరు చూడవచ్చు అతను నిరోధకంను ఉపయోగిస్తున్నాడు సరియైనది మీరు గమనించినట్లైతే అతను 20 కిలో ఓం దగ్గర ఉంచాడు కాబట్టి మీరు విలువ తెలియదు అంటే ఏ విలువతోనైనా ప్రారంభించవచ్చు మరియు మీరు ప్రోబ్ను అధిక విలువలకు పెంచడం కొనసాగించవచ్చు కాబట్టి ఇప్పుడు చూద్దాం మొదటి అతను 20 కిలో లు కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం నిరోధకంను చూసినప్పుడు ప్రోబ్స్ కనెక్ట్ చేయబడతాయి మీరు ఇక్కడ చూడవచ్చు ప్రోబ్స్ కనెక్ట్ చేయబడ్డాయి మరియు మీరు ప్రోబ్ను కనెక్ట్ చేసినప్పుడు మీరు దానిని చేతిలో తీసుకోవచ్చు మరియు మీరుదీన్ని ఇలా కనెక్ట్ చేయవచ్చు అవును మరియు మీరు దీన్ని ఇలా కనెక్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ విలువను చూడగలరా అవును కాబట్టి మీరు చూస్తున్న విలువ ఏమిటి మీరు ఏ విలువను చూడటం లేదు సరియైనది ఔనా మీరు ఏ విలువను కొలవలేరని మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం విలువను పెంచుతున్నాము ప్రారంభంలో ఇది 20 కిలో ఓం ఇక్కడ మీరు ఇప్పుడు ఏమీ చూడలేరు మనం దానిని పెంచుతున్నాము ఆపై మనం 40 ని చూడటం ప్రారంభిస్తాము 40 అంటే ఏమిటి 40 ఇది 2000 లో ఉంది కాబట్టి దీని విలువ ఏమిటి సుమారు 2 మరియు సుమారు 33 20 కిలో ఓంలు సుమారు 3 110కిలో ఓంలు కాబట్టి ఈ హెచ్చుతగ్గులు ఎందుకంటే అతను చేతితో పట్టుకొని ఉన్నాడు వాస్తవానికి మీరు చేతితో పట్టుకోవలసిన అవసరం లేదు మీరు ఎల్లప్పుడూ బ్రెడ్బోర్డ్ను ఉపయోగించవచ్చు మరియు మీరు వాటిని ఇన్సర్ట్ చేయవచ్చు ఆపై మీరు మళ్ళీ నిరోధకం కొలవవచ్చు కాబట్టి మీరు నిరోధకంను ఇలా చొప్పించినప్పుడు ఆపై మీరు దాన్ని కొలుస్తారు మీరు చేయగలరు ఇక్కడ మరింత సముచితమైన విలువను చూడటానికి మీరు ఇప్పుడు చూస్తే దాదాపు స్థిరంగా ఉంటుంది ఇది దాదాపు స్థిరంగా ఉంటుంది అంతకుముందు ఇది 31 32 లాగా ఉంది ఎందుకంటే అతను చేతితో పట్టుకున్నాడు కనెక్షన్ సరైనది కాదు ఇప్పుడు ఈ సందర్భంలో మీరు చూసినప్పుడు ఇది దాదాపు స్థిరంగా ఉంటుంది మనం ఏమి ఉపయోగిస్తున్నాము మనం బ్రెడ్బోర్డ్ ఉపయోగిస్తున్నాము సరియైనదా కాబట్టి ఇప్పుడు మనం మరొక నిరోధకంకు వెళ్దాం మరొక నిరోధకం కాబట్టి ఇది మరొక నిరోధకం నేను అతనికి ఇస్తున్నాను అతను దానిని బ్రెడ్బోర్డ్లోకి చొప్పించాడు ఇప్పుడు మీరు మళ్ళీ నన్ను అనుమతించండి ఇది ఇదే అని మీరు అనుకోవచ్చు కాబట్టి మాకు తెలుసు కానీ మీకు కూడా తెలుసు అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి మీరు చూసే విలువ ఏమిటో మీకు తెలుసని ఎల్లప్పుడూ అర్థం చేసుకోండి ఇది చాలా తక్కువ కాబట్టి మీరు క్రిందికి వెళితే మనం క్రిందికి వెళ్ళగలము మరియు మనం ఇంకా చూడగలం అవును కాబట్టి ఇది సుమారు 20 కిలో ఓం కాబట్టి మీరు 2 14 కిలో ఓంల చుట్టూ 2 14 కిలో ఓం ఈ నిరోధకం యొక్క విలువ చూడవచ్చు ఇప్పుడు మీరు అలా కొలవాలనుకుంటే ఇది నిరోధకం గురించి కాబట్టి కొలవడం సులభం అదేవిధంగా మనకు పసుపు రంగు లేని మల్టీమీటర్ ఉంటే ఇది విభిన్న రకాల సెట్టింగ్లు కలిగి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ మల్టీమీటర్ను ఉపయోగించాలనుకుంటే నేను చివరి మాడ్యూల్లో చూపించినట్లు మనం దానిని నిరోధకం మోడ్లో ఉంచవచ్చు కాబట్టి ఇది నిరోధకం ఫ్రీక్వెన్సీ కెపాసిటెన్స్ ప్రతిదీ ఒకే స్థలంలో కొలవవచ్చు కాబట్టి ఇప్పుడు ఇవి ప్రోబ్స్ అయితే మీరు ఈ ప్రోబ్ను మీరు చూసే రెసిస్టర్తో కనెక్ట్ చేస్తున్నాడు మళ్ళీ ఇది కొంత విలువను చూపిస్తుంది కాబట్టి ఇది ఆటో మోడ్లో ఉంది కాబట్టి రెసిస్టర్ యొక్క ప్రతిఘటనను స్వయంచాలకంగా కొలుస్తుంది మీరు మరొక నిరోధకం కనెక్ట్ అయితే మరొక నిరోధకం కనెక్ట్ అవుతున్నట్లు మీరు చూస్తారు మరియు మనం విలువను పొందుతున్నాము మరొకదానితో పోలిస్తే 2 161 దగ్గర మరింత ఖచ్చితమైనది కానీ ఖచ్చితత్వాన్ని అర్థం చేసుకోవడంలో మాకు ఆసక్తి లేదని నేను మీకు చెప్తాను రిజల్యూషన్ కూడా ప్రస్తుతం కాదు ప్రస్తుతం మనం మల్టీమీటర్ను వేర్వేరు భాగాలను కొలవడానికి ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకున్నాము కాబట్టి రెసిస్టర్లు ఎలా ఉంటాయి ఇవి అన్నింటిని ఎలా కొలుస్తుంది కెపాసిటర్ అయిన మరొక భాగానికి వెళ్దాం ఇప్పుడు మీరు మల్టీమీటర్ ఉపయోగించి ఈ కెపాసిటర్ కొలవగలరా మీరు కెపాసిటెన్స్ విలువ చూడగలరా లేదు అవునా లేదు అక్కడ మీరు కెపాసిటెన్స్ చూడగలిగే స్థలం లేదు కానీ ఇందులో ఒక స్థలం ఉంది మనం ప్రస్తుతం ఉంచే అదే స్థలం ఇక్కడ మీరు కెపాసిటెన్స్ను కూడా కొలవవచ్చు కాబట్టి నేను అతనికి ఒక కెపాసిటర్ ఇస్తాను అతను దానిని కనెక్ట్ చేస్తాడు లేదా అతను దానిని బ్రెడ్బోర్డ్లో చేర్చుతాడు ఆపై మీరు మల్టీమీటర్లోని కెపాసిటెన్స్ విలువను చూస్తారు కాబట్టి నన్ను విలువ చదవనివ్వండి విలువ 10 మైక్రోఫారడ్ కాబట్టి అలా చూద్దాం మళ్ళీ అతను నిరోధకాలు ఎలా చొప్పించాడో చూద్దాం మీరు దీనిని పరిగణనలోకి తీసుకోనప్పుడు మాత్రమే మీరు దీన్ని ఇలా చొప్పించవచ్చని నేను మీకు చెప్పానని మీరు చూస్తారు సెంట్రల్ పార్ట్ డెప్త్ సైడ్ సిరీస్లో ఒక కనెక్షన్ ఈ వైపు ఒకటి సిరీస్లో కనెక్షన్ కానీ మీరు ఈ విధంగా నిరోధకాలు కనెక్ట్ చేయవచ్చు నిరోధకాలు ఇలాంటివి అని మీరు చూస్తారు ఇప్పుడు కెపాసిటర్ను కొలుద్దాం కాబట్టి మీరు ఎంపికను మార్చవచ్చని మీరు చూడవచ్చు ఈ మోడ్ బటన్తో లేదా మీరు దాన్ని మార్చవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది మీ మైక్రో లేదా నానో ఫారడ్ ఇది నానో ఫారడ్ కాబట్టి చూద్దాం మనం చూసేది 9 77 మైక్రో ఫారడ్ చుట్టూ ఉంది సరియైనదా 77 మైక్రోఫారాడ్ మరియు కెపాసిటర్ విలువ 10 మైక్రోఫారడ్ కాబట్టి ఇది దగ్గరగా ఉంది ఇది అన్నింటికీ దగ్గరగా ఉంది 9 77 మైక్రో ఫారడ్ ఇప్పుడు సిరామిక్ కెపాసిటర్ అనే మరొక కెపాసిటర్ చూద్దాం కాబట్టి మళ్ళీ కెపాసిటర్లు చాలా రకాలు ఉన్నాయి ఇది ఈ ప్రత్యేక కోర్సు యొక్క పరిధి కాదు కానీ అది కవర్ చేయగలదు సెమీకండక్టర్ పరికరాల్లో వేరే కోర్సులో అక్కడ ఉన్నదాన్ని మనం చూడవచ్చు కెపాసిటర్ రకమైన కెపాసిటర్ రకమైన డయోడ్లు కానీ ప్రస్తుతం సిరామిక్ కెపాసిటర్ ని చూద్దాం ఇది నా చేతిలో ఉంది మరియు నేను మళ్ళీ సీతారాంకు ఇస్తున్నాను కాబట్టి ఈ సిరామిక్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ను ఎలా కొలవగలమో చూద్దాం కాబట్టి మళ్ళీ అతను బ్రెడ్బోర్డ్లో కెపాసిటర్ను ఇన్సర్ట్ చేస్తున్నాడు అతను అదే మల్టీమీటర్ ఉపయోగిస్తున్నాడు మరియు అతను ప్రోబ్తో కనెక్ట్ అయినప్పుడు కెపాసిటర్ యొక్క విలువను మనం చూడవచ్చు ఇది సుమారు 464 1 నానో ఫారడ్ 461 464 1 నానో ఫారడ్ మీరు కావాలంటే ఎల్లప్పుడూ 2 మైక్రో ఫారడ్ ను చాలా సులభంగా మార్చవచ్చు కాబట్టి విషయం ఏమిటంటే ఇది ఉపయోగించడానికి చాలా సులభం ఉపయోగించడానికి చాలా సులభం మనకు డయోడ్ ఎలా ఉంది మనకు డయోడ్ ఉంటే 2 మల్టీమీటర్లతో కొలవగలమా అవును మీరు ఈ మల్టీమీటర్ ని గమనించినట్లైతే ఇక్కడ చిహ్నం ఉంది నా వేలు ఉన్న చోట డయోడ్ ఉంది మరియు ఈ ప్రత్యేకమైన మల్టీమీటర్లో అదే పాయింట్లో మనం డయోడ్ను సరిగ్గా కొలవవచ్చు కాబట్టి నేను గత ఉపన్యాసంలో పిఎన్ జంక్షన్లో మనం చూసిన పిఎన్ జంక్షన్ డయోడ్ను అతనికి ఇవ్వడం ఇప్పుడు అతను పిఎన్ జంక్షన్ డయోడ్ను బ్రెడ్బోర్డ్కు కనెక్ట్ చేస్తున్నాడు పి మరియు ఎన్ పి మరియు ఎన్ చూద్దాం డయోడ్ మీద వెండి వలయాకారము ఉందని నేను మీకు చెప్పాను దానిని గుర్తించడానికి ఇది సులభమైన మార్గం కానీ మేము డయోడ్ను మల్టీమీటర్తో కొలవాలి కాబట్టి చూద్దాం మల్టీమీటర్తో మొదట మైకో నుండి 603 ఉన్న మల్టీమీటర్ను చూస్తున్నాము ఇది పసుపురంగు కలిగి ఉన్నది ఇది యానోడ్ ఇది కాథోడ్ మనం కొంత విలువను చూడగలిగితే గుర్తించడం సులభం కాబట్టి మనం ఏమి కనెక్ట్ చేస్తున్నాము ప్రస్తుతం ఇది డయోడ్ మరియు మనం దానిని యానోడ్ పాజిటివ్గా కనెక్ట్ చేస్తే మరియు నెగటివ్ కాథోడ్ చేయడానికి ఒక గ్రౌండ్ ఉంది అప్పుడు మాత్రమే మనం ఈ విలువను చూస్తాము మనం ప్రోబ్ను మారుస్తాము అంటే ప్రతికూలంగా లేదా భూమికి విలువను మార్చినట్లయితే యానోడ్ మరియు కాథోడ్కు సానుకూల టెర్మినల్ అప్పుడు మీరు చూస్తారు మీరు ఏమీ చూడలేరు మీరు ఇందులో ఏదైనా చూడగలరా కాబట్టి ఏది కాథోడ్ ఏది యానోడ్ అని గుర్తించడం చాలా సులభం ఇది సరైనది అని చూడండి మనం గ్రౌండ్ని కాథోడ్కు మరియు యానోడ్కు పాజిటివ్ అనుసంధానిస్తున్నాము మనం వెంటనే మార్పును చూడవచ్చు కాబట్టి డయోడ్ యానోడ్ లేదా డయోడ్ కాథోడ్ గుర్తించడం చాలా సులభం అదే విధంగా మీరు ఈ ప్రత్యేకమైన మల్టీమీటర్ను ఉపయోగించి మరియు మనం డయోడ్ కొలుస్తున్నాము కాబట్టి మళ్ళీ మోడ్ ఫంక్షన్ ఉపయోగించి మనం దానిని డయోడ్ కి మార్చడం చాలా సులభంగా ఉంది ఇక్కడ కూడా డయోడ్ యొక్క చిహ్నం ఉంది కాబట్టి మీరు మోడ్ను ప్రత్యేకమైన పసుపు రంగు బటన్ నొక్కినప్పుడు ఈ మీరు ఇక్కడ మార్పు చూస్తారు ఇప్పుడు అది డయోడ్ పాజిటివ్ యానోడ్కు కాథోడ్ను గ్రౌండ్కు కనెక్ట్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ కొంత ఓల్టేజ్ ని చూస్తాము కాబట్టి అవును ఇది యానోడ్ ఇది కాథోడ్ అని మేము గుర్తించడం సులభం మీరు రివర్స్ పని చేస్తే మనం సరైనదాన్ని చూడలేము సులువు కాబట్టి మనం ఇక్కడ చూసినవి ఏమిటి మనం డయోడ్ను చూశాము అప్పుడు మనం రెసిస్టర్ను చూశాము మనము నిరోధకము చూశాము మనము కెపాసిటర్ని చూశాము పెద్ద కెపాసిటర్ని చూశాము ఇప్పుడు అది ఒక రకమైనది చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు చిన్న నుండి పెద్ద వరకు చూస్తే వాస్తవానికి డయోడ్ కూడా తక్కువగా ఉంటుంది అతను పెద్దదిగా ఉన్న భాగాలను ఉంచాడు ఇప్పుడు ట్రాన్సిస్టర్ అయిన మరొకదాన్ని చూద్దాం కాబట్టి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ కాదా లేదా ట్రాన్సిస్టర్ పిఎన్పి కాదా అని మనకు ఎలా తెలుసు ఇప్పుడు మీరు ఈ మల్టీమీటర్లో చూస్తారు మీరు ఇక్కడ చూస్తారు ట్రాన్సిస్టర్ను మనం కొలవగల కార్యాచరణ లేదు నేరుగా ట్రాన్సిస్టర్ను ప్రత్యేకమైన మోడ్ HFE లో ఉంచండి మరియు దీనిని NPN లేదా PNP అని తెలుసుకోండి నేను చివరిసారి మీకు చెప్పాను మరియు ఏమీ లేదు కానీ బీటా మరియు ఇది NPN లేదా PNP కాదా అని మనం కొలవవచ్చు ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకున్నది అతను దానిని ఇన్సర్ట్ చేస్తాడు మరియు మనం ప్రదర్శన చూడవచ్చు మరియు ఇది NPN లేదా PNP ట్రాన్సిస్టర్ కాదా అని మనం గుర్తించగలము కాబట్టి అతను దీన్ని ప్రారంభించడానికి NPN లో ఉంచాడు మరియు అతను చుట్టూ ఉన్న కొంత విలువను చూడగలడు 145 131 0 7 ఒడిదుడుకులుగా ఉంటాయి అతను అదే విషయాన్ని పిఎన్పి వైపు ఎలా ఉంచుతాడు కాబట్టి మల్టీమీటర్లోనే NPN ఉంది PNP మీరు దాన్ని కనెక్ట్ చేయాలి కాబట్టి మీరు దీన్ని పిఎన్పికి కనెక్ట్ చేయండిమార్పు లేదు చూడండి ఇది పిఎన్పి వైపు అని మీరు చూస్తారు అతను ఈ విషయం ఉంచాడు ట్రాన్సిస్టర్ PNP లో అంతకుముందు అతను NPN లో ఉంచాడు అతను NPN లో ఉంచినప్పుడు అతను కొంత విలువలో మార్పు చూడగలిగాడు ఇక్కడ మీరు PNP HFE ని చూసినప్పుడు ఎటువంటి మార్పు లేదు అంటే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ కాదని ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ కాదు మరియు ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మరొక ట్రాన్సిస్టర్ని చూద్దాం అప్పుడు దీని గురించి ఎలా నేను అతనికి ఇస్తున్న ట్రాన్సిస్టర్ మరొక ట్రాన్సిస్టర్ కాబట్టి మళ్ళీ అతను దానిని NPN గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు మీరు చూస్తున్నట్లుగా మార్పు లేదు మీరు ఏదైనా మార్పు చూడగలరా అక్కడ మార్పు ఏమి లేదు కాబట్టి అంటే ఈ ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ కాదని ఇది పిఎన్పి కాదా చూద్దాం మార్పు ఉంది కాబట్టి ఇది ఎన్పిఎన్ లేదా పిఎన్పి కాదా అని గుర్తించడం సులభం సరియైనదా కాబట్టి మనం చూసినవి ఏమిటి వివిక్త భాగాలను అర్థం చేసుకోవడానికి మల్టీమీటర్ పాత్రను చూశాము మల్టీమీటర్ AC వోల్టేజ్ను కొలవడానికి ఉపయోగించవచ్చా కాబట్టి అవును ఇది అక్కడ ఉంది ఎందుకంటే మనకు ఒక నాబ్ ఉన్నందున దీన్ని దీనికి కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ను బయటకు తీయవచ్చు ఇప్పుడు దానిని AC లో ఉంచడానికి మరియు దానిని AC కోసం ఉపయోగించవచ్చో లేదో అర్థం చేసుకుందాం మనకు వేరియబుల్ ఎసి లేదా వేరియాక్ అనే మరో పరికరాలు ఉండాలి కాబట్టి నాతో పాత వేరియాక్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంచిన మార్గం ఉంది మీరు భాగాలను ఒకదానిపై ఒకటి ఉంచరాదు ఇది సర్క్యూట్ కాదు ఇది ఈ విషయం కాదు మీరు దీన్ని ఇలా ఉంచవచ్చు మీ ఎలక్ట్రానిక్ భాగాలను ఎప్పుడూ ఒకదానిపై ఒకటి ఉంచవద్దు ఇది సిస్టమ్ను ఆపరేట్ చేయడానికి తప్పు మార్గం ఇలా ప్రయోగశాల లోపల ఉపయోగించడం తప్పు మార్గం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు ప్రయోగాన్ని ప్రారంభించినప్పుడు మీ టేబుల్ శుభ్రంగా ఉండాలి నువ్వు ప్రయోగాన్ని వదిలి వెళ్లేటప్పుడు టేబుల్ శుభ్రంగా ఉండాలి ప్రయోగశాలలో ఎలా చేయాలో మీరు అర్థం చేసుకోవాలిమరియు ప్రయోగశాలలోకి ఎలా ప్రవేశించాలో దానిని మంచి ప్రయోగశాల పద్ధతులు అంటారు బ్యాగ్ ఎక్కడ ఉంచాలి భాగాలను ఎలా ఉపయోగించాలి పరికరాలను ఎలా ఉంచాలి అంటే ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి నేను చెప్పినట్లుగా మనం దానిపై ఉంచకూడదు మనం దానిని దాని ప్రక్కన ఉంచుతున్నాము ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ భారీగా ఉంది ఇప్పుడు మనం దీనిని విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేస్తున్నాము మరియు మానకు విద్యుత్ సరఫరాపై స్విచ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దృష్టి పెట్టగలిగితే ఇక్కడ మీరు చూడండి మీరు వోల్టేజ్ను 0 నుండి 230 వోల్ట్లకు మార్చవచ్చు దానికి ఎక్కడ అనుసంధానించబడి ఉంది ఇది విద్యుత్ సరఫరాతో అనుసంధానించబడి ఉంది ఇది 230 వోల్ట్ల ఎసికి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు టెర్మినల్ అంతటా వోల్టేజ్ ఎంత నేను ఈ రెండు టెర్మినల్ అంతటా వోల్టేజ్ ఏమిటో కొలవాలనుకుంటే నేను మళ్ళీ మల్టీమీటర్ను ఉపయోగించగలను ఏ మల్టీమీటర్ అయినా సరే కాబట్టి ఇక్కడ మల్టీమీటర్ ఉందని మీరు చూస్తే ఇక్కడ మల్టీమీటర్ ఉందని మీరు చూస్తే కాబట్టి మనం సీతారాం ఏదైనా వోల్టేజ్ పొందగలరా లేదా అని చూడండి సరే చూద్దాం కాబట్టి అతను ఎరుపు మరియు నలుపును కలుపుతున్నాడు ఇప్పుడు ఇది మీరు ఏ విధంగానైనా కనెక్ట్ చేయవచ్చు ఇది ఎసి మీరు ఏ విధంగా అయినా కనెక్ట్ చేయవచ్చు మీరు మార్పు చూస్తారు మరియు మీరు ఏమి కనెక్ట్ చేయవచ్చు అనేది నేను తర్వాత చెప్తాను కాబట్టి మీరు ఇక్కడ నా చేతిలో ఏమి చూస్తున్నారు ఇక్కడ సుమారు 19 4 ఉంది నేను 20 దగ్గర ఉంచాను నేను పెంచుతూ ఉంటే మీరు చూస్తారా మీరు పెరుగుతున్నట్లు చూడవచ్చు ఇది ఏమిటి మనం AC వోల్టేజ్ను మార్చవచ్చు అందుకే దీనిని వేరియాక్ అంటారు కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నది మనం వోల్టేజ్ను పెంచుతున్న మరియు తదనుగుణంగా నా మల్టీమీటర్లో వోల్టేజ్ పెరుగుదలను నేను చూడగలను చాలా సులభం ఈ ప్రత్యేకమైన వేరియాక్ యొక్క అవుట్పుట్ వద్ద వోల్టేజ్ ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు మనం పెంచుతూనే ఉండవచ్చు అది పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా నేను తగ్గిస్తూ ఉంటే అది కిందకు వస్తుంది అది ఇంకా కిందకు వస్తుంది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత ఇది మరొక విషయం మీరు చూసినది మీరే దీన్ని కనెక్ట్ చేయవచ్చు ప్రోబ్ను కనెక్ట్ చేయవచ్చు మరియు మీరు వోల్టేజ్ ను మీరు చేయగలిగే విధంగా మరొక మల్టీమీటర్తో చూడవచ్చు ఇది మీది ఇది చేయగలదు మీరు దీన్ని కనెక్ట్ చేయవచ్చు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి ఇది నేను పట్టుకోగలను కాబట్టి మళ్ళీ అతను ఈ మల్టీమీటర్ను కనెక్ట్ చేస్తున్నాడు సరియైనది ఇది ఎసి మోడ్లో ఉంది మార్పును మనం చూడవచ్చు మనం మార్పును చూడవచ్చు నేను వోల్టేజ్ పెంచుతున్నాను ఆపై అది మళ్ళీ పెరుగుతుంది ఇది 105 మరియు 120 134 138 146 ఇప్పుడు నేను దానిని తగ్గించాను కాబట్టి అది క్రిందికి వస్తోందిదాదాపు 0 కి తిరిగి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వోల్టేజ్ లేదు కాబట్టి పాయింట్ 0 లేదా 52 చుట్టూ మిల్లివోల్ట్స్ 9 095 పాయింట్ 96 కాబట్టి ఈ విధంగా మనం వోల్టేజ్ను కొలవగలము మనం AC వోల్టేజ్ కొలుస్తున్నాము ఇప్పుడు నేను పౌనపున్యంని కొలవాలనుకుంటే నేను పౌనపున్యంని కొలవగలనా కాబట్టి మనం చూడండి ఇక్కడ పౌనపున్యంకి కనెక్ట్ చేయబడిన పౌనపున్యం ఏమిటి ఇది పౌనపున్యం మోడ్ ఇప్పుడు అతను మళ్ళీ అదే దానికి కనెక్ట్ చేస్తాడు ఇది 230 వోల్ట్లు మరియు మనందరికీ తెలుసు పౌనపున్యం ఏమిటి మనం చూస్తాము మనకు 49 85 49 86 50 హెర్ట్జ్ కి దగ్గరగా ఉన్నట్లు మనకు తెలుసు ప్రయోగం యొక్క సమితిలో మనం కొలవగలము కాబట్టి మీరు ఉపయోగించిన తర్వాత మీరు ఉపయోగించిన వెంటనే మీరు వెంటనే శక్తిని ఆపివేయాలి మీరు ఇతర భాగాలపై పని చేయడం ప్రారంభించడానికి ముందు శక్తిని ఆపివేయండి లేదా మీరు మీ నోట్బుక్లో గమనించండి లేదా మీరు ఫలితాలను మీ సిస్టమ్లో లాక్ చేస్తారు మీరు చేసే మొదటి పని మీరు శక్తిని ఆపివేయడం కాబట్టి నేను నేను శక్తిని ఆపివేస్తున్నాను నేను దాన్ని అన్ని రకాలుగా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను దీన్ని ఉపయోగించాలని కోరుకోవడం లేదు నేను దీన్ని పూర్తి చేసాను కాబట్టి మీరు దీన్ని ఎలా తీయాలి దీన్ని కనెక్ట్ చేయవద్దు నేను చేసే అవసరం నాకు లేదు దాన్ని ఉపయోగించవద్దు నేను డిస్కనెక్ట్ చేసాను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి భద్రత అన్నింటికీ చాలా ముఖ్యం కాబట్టి మళ్ళీ మీ మంచి ప్రయోగశాల అభ్యాసాలలో ఒక భాగం బాగుంది అంతా సరే మనం మల్టీమీటర్ మరియు అనేక విషయాలను కొలవడానికి మల్టీమీటర్ చూశాము వేర్వేరు పరికరాల నుండి వివిక్త పరికరాల వరకు అప్పుడు మనం ట్రాన్సిస్టర్లను ట్రాన్సిస్టర్లు ట్రాన్సిస్టర్ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లు రెండింటినీ చూశాము అప్పుడు మనం వేరియాక్ ఉపయోగించి వోల్టేజ్ చూశాము మరియు మనం పౌనపున్యం కూడా చూశాము ఇప్పుడు అది 49 86 కి ఎందుకు దగ్గరగా ఉంది ఎందుకంటే భారతదేశంలో మనం కొలిస్తే వోల్టేజ్ సింగిల్ ఫేజ్ 230 వోల్ట్లు మరియు ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అయితే మీరు కొన్ని దేశాలకు వెళితే మీరు వోల్టేజ్ 110 వోల్ట్లు కూడా చూస్తారు కానీ అందులో పౌనపున్యం ఏమిటి పౌనపున్యం 60 హెర్ట్జ్ 110 వోల్ట్ 60 హెర్ట్జ్ 230 వోల్ట్లు 50 హెర్ట్జ్ కాబట్టి విషయం ఏమిటంటే ఇది మరొక అంశం ఏది మంచిది 110 230 వోల్ట్లు కానీ మీరు మా ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాల ఉదాహరణ తీసుకుంటే ఉదాహరణకు జ్యూసర్ లేదా ట్రిమ్మర్ ఇది రెండు వోల్టేజ్లపై పనిచేయగలదు నేను యుఎస్కు వెళితే 110 వోల్ట్ 60 హెర్ట్జ్ వాడండి నేను భారతదేశానికి వస్తే 8 నేను 230 వోల్ట్ల 50 హెర్ట్జ్ వద్ద ఉపయోగించగలను కాబట్టి అంటే ఇది ఒక ప్రత్యేక సమస్య దానిలో ఉన్నది రెండు వోల్టేజ్లపై రెండు పౌనపున్యంపై పనిచేయగలదు ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే మల్టీమీటర్ ఉపయోగించి మీరు వోల్టేజ్ను పౌనపున్యం కొలవగలరా సమాధానం అవును మీరు ప్రతిఘటనను అవును కెపాసిటెన్స్ అవును సరియైనదా ఎన్పిఎన్ పిఎన్పి అవును డిసి వోల్టేజ్ అవును డిసి కరెంట్ అవును ఎసి వోల్టేజ్ అవును ఎసి కరెంట్ అవును మీరు చాలా సమయం చెప్పినప్పుడు అవును అనిపిస్తుంది కానీ పాయింట్ మల్టీమీటర్ ప్రతిదీ పరిష్కరించలేము ఇది మీకు DC విద్యుత్ సరఫరాను ఇవ్వగలదా ఇది ఇవ్వలేము సరియైనది ఎలా మల్టీమీటర్ పనిచేస్తుంది మరొక విషయం ఉంది కాబట్టి నేను వోల్టేజ్ ఇవ్వడం ప్రారంభిస్తే కొంత వోల్టేజ్ ఉంది స్థిరమైన కరెంట్ ఉంది స్థిరమైన వోల్టేజ్ ఉందా స్థిరమైన కరెంట్ ఉందా ఒక ప్రశ్న ఉంది మల్టీ మీటర్ పనిచేయటానికి మల్టీ మీటర్ లో ఏమి ఉంది బ్యాటరీ ఉందని నేను మీకు చెప్పాను కాబట్టి మీరు కొన్ని మల్టీమీటర్లలో 9 వోల్ట్ బ్యాటరీలో కొన్ని మల్టీమీటర్లలో చూస్తే అది పాయింట్కు భిన్నంగా ఉంటుంది అంటే మల్టిమీటర్ ఎలా పనిచేస్తుందో ఆపరేటింగ్ మెకానిజం ఏమిటి కాబట్టి అదే విషయం మీరు నేర్చుకోవాలి మీరు చూస్తారు నా మొదటి తరగతిలో నేను మీకు చెప్పాను అది అది మీకు ప్రతిదీ చెప్పడానికి బోధకుడిపై ఆధారపడకూడదుసరే మీకు పదార్థాలు చెప్పడానికి బోధకుడు ఉన్నాడు అతను చూపిస్తాడు మీరు ఒక సారి టీ ఎలా తయారు చేయాలో ప్రతిసారీ కాదుసరే కాబట్టి మీరు చేయాల్సిన ప్రతిసారీ ఏమి జోడించాలో ఏమి జోడించకూడదు పరికరాలను ఎలా ఉపయోగించాలి అని మీరు అన్వేషించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు ఇక్కడ నేర్చుకున్న భద్రత ఏమిటి మీకు తెలియకపోతే మీరు సరిగ్గా ఉపయోగించే ముందు అడగండి కాబట్టి మనం ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను ఆపివేస్తాము ఇక్కడ తదుపరి ఉపన్యాసంలో DC విద్యుత్ సరఫరా నుండి ప్రారంభమయ్యే పరికరాలను చూడాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఇక్కడ నా ముందు చూస్తారు అది DC విద్యుత్ సరఫరా నేను దీనిని తీసివేస్తే మీరు చూడవచ్చు చాలా స్పష్టంగా DC విద్యుత్ సరఫరా ఏమిటి మరియు ఇక్కడ కూడా DC విద్యుత్ సరఫరా ఉంది నేను చెప్పిన ఉపన్యాసంలో DC విద్యుత్ సరఫరా ఎలా పనిచేస్తుందో చూడాలి మరియు DC విద్యుత్ సరఫరా యొక్క రకాలు ఏమిటి అది వేరియబుల్ DC లేదా అది స్థిరంగా ఉంటుంది ఆపై క్రింది మాడ్యూళ్ళలో ఫంక్షన్ జెనరేటర్ వంటి వివిధ పరికరాలను కూడా చూస్తాము మీరు ఓసిల్లోస్కోప్ చూస్తారు ఆపై కొన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను పరిష్కరించడానికి లేదా భిన్నమైన వాటిని ఉపయోగించడానికి ఇది అన్ని పరికరాలు అనలాగ్ ప్రయోగాలకు మనం ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకున్నాము మీరు కొలత చేయవచ్చు విలోమం యాంప్లిఫైయర్ ఎలా ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ పనిచేస్తుంది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఈ పరికరాన్ని ఉపయోగించాలి మరియు మనం ముందు ఈ పరికరాల గురించి తెలుసుకొని ఆపై పరికరాలను ఉపయోగించండి కాబట్టి ఉపన్యాసం యొక్క తదుపరి మాడ్యూల్ లో పరికరాలను అర్థం చేసుకోవడానికి ఆపై మనం దీనిని ఉపయోగించి వాస్తవ ప్రయోగాలకు వెళ్తాము పరికరాలు మరియు మీ సూచిక సర్క్యూట్లతో పాటు వివిక్త భాగాలను ఉపయోగించడం తెలుసుకుందాం ధన్యవాదాలు మరియు నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో కలుద్దాం